తిరిగి స్వాగతం మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 32 మరియు మేము డబుల్ ఇంటిగ్రల్స్ పై చర్చను కొనసాగిస్తాము మరియు ముఖ్యంగా ఈ రోజు మనం డబుల్ ఇంటిగ్రల్స్ లో చలరాశి యొక్క మార్పు అనే చాలా ముఖ్యమైన అంశాన్ని చర్చిస్తాము కాబట్టి గత ఉపన్యాసంలో ధ్రువ రూపాల్లోని డబుల్ ఇంటిగ్రల్స్ చూశాము మరియు ఈ సమకలన డొమైన్ ప్రాంతంలోని చిన్న భాగాలలోకి విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన ఉంది ఈ డెల్టా ∆i ఈ ప్రాంతం యొక్క ఈ చిన్న భాగం కోసం ఇక్కడ సూచించబడింది మరియు ఇది డెల్టా ∆r మరియు డెల్టా తీటా యొక్క r రెట్లు డెల్టా తీటా ఇక్కడ కోణం మరియు r దీని నుండి ఈ వృత్తాకార చాపం వరకు వ్యాసార్థం ఆ సందర్భంలో మొత్తం ఆలోచన ఏమిటంటే కార్టెసియన్ కోఆర్డినేట్లో మనకు సమకలనం ఉంటే ఈ ప్రతిక్షేపించడం ద్వారా ధ్రువ కోఆర్డినేట్గా మార్చవచ్చు x మరియు y లను rcos మరియు rsin మరియు ఈ DX dy అనేది r dr dθఅవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మేము చివరికి ప్రతిక్షేపించడం చేసాము x y నుండి r θ కోఆర్డినేట్లకుఈ సంబంధం ద్వారా x అనేది rcos మరియు y rsin కాబట్టి ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయం కానీ ప్రాథమిక నిర్వచనం సహాయంతో నేరుగా మనం r ఎలా చిత్రంలోకి వస్తుందో చూశాము కాబట్టి ఇది ఇక్కడ చలరాశుల యొక్క ప్రతిక్షేపించడం మాత్రమే కాదు x మరియు y నుండి rcos మరియు rsin కానీ ఈ సదిశా రాశి r కూడా అక్కడ కనిపించడంతో మరియు అప్పుడు మేము r dr dθ మరియు ఈ సంబంధిత rను మేము కూడా ఇప్పుడు అవధులలో r మరియు గా ప్రతిక్షేపించాలి కాబట్టి ఇప్పుడు మేము మరింత సాధారణ కేసు కోసం వెళ్తాము మరియు మేము కార్టీసియన్ నుండి ధ్రువ కోఆర్డినేట్ కి వెళ్ళినప్పుడు ఇది ఒక నిర్దిష్ట పరిస్థితి అవుతుంది కానీ సాధారణంగా మనకు వేరే రకం చలరాశులు ఉంటే ఈ కారకాన్ని ఎలా ఎదుర్కోవాలో మరియు నేటి ఉపన్యాసంలో ఇప్పుడు చూస్తాము 0237 చూడండి స్లయిడ్ కొంచెం గుర్తుకుతెచ్చుకుంటే మనం ఏకైక సమకలనం abfdx ఉంటే మరియు మనం ఇప్పుడు ఒక కొత్త చలరాశిని ప్రతిక్షేపించాలని కోరుకుంటాం కాబట్టి x చెప్పటానికి t ను ఇక్కడ ఈ సంబంధం x g కాబట్టి మనం ఏమి చేయాలి మేము వెంటనే అక్కడ మన dx ను పొందుతాము కాబట్టి dx అనేది ఈ రూపంలో gdt అవుతుంది మరియు తర్వాత మేము ఈ ప్రత్యామ్నాయంగా x ను g గా మరియు dx అనేది gdt గా మరియు ఆపై సంబంధిత అవధులు అక్కడ కనిపిస్తాయి కాబట్టి ఆలోచన ఏమిటంటే ఈ యొక్క సంబంధిత అవధులు మనకు ఉన్నాయని t మరియు ఈ x క్రొత్త ఫంక్షన్ ద్వారా ఈ g ను ప్రతిక్షేపించడం జరిగిందని మరియు dx కొరకు మనకు ఇక్కడ g dt వచ్చింది కాబట్టి మనకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది ఇక్కడ మరొకటి ఉంది ఇది ఒక సమకలనం విషయంలో అది g ప్రధాన సంఖ్య ఈ యొక్క వ్యుత్పన్నం g మరియు తరువాత dt మరియు ఈ సంబంధిత పరిమితులు ఈ ప్రత్యామ్నాయం నుండి మాత్రమే మళ్ళీ లెక్కించబడతాయి కాబట్టి ఇది a ఈ g గా ఉంటుంది మరియు ఈ b అనేది g తప్ప మరొకటి కాదు కాబట్టి ఆ విధంగా మేము ఈ క్రొత్త పరిమితులను కూడా లెక్కించాము మరియు మేము చలరాశులను ప్రతిక్షేపించడం చేసాము మరియు బదులుగా ఈ dx dt వచ్చింది కానీ ఈ యొక్క వ్యుత్పన్నాల పరంగా ఉన్న మరొక కారకం g మనకు రెండు చలరాశులు లేదా డబుల్ ఇంటిగ్రల్ లో సమగ్రమైనప్పుడు కూడా ఇదే విధమైన వ్యుత్పన్నం వస్తుంది cdfgtg dt కాబట్టి మనకు ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ ఉంటే ∬Rfx ydx dy ఇప్పుడు మీరు చలరాశులను కొంత మార్పు చేయాలనుకుంటే కాబట్టి చెప్తాము x u v మరియు y ψ u v అని కాబట్టి మా క్రొత్త చలరాశులు u మరియు v ఇక్కడ పాతవి x మరియు y కాబట్టి మేము ఈ సంబంధం x u v y ψ u v తో చలరాశులను x y నుండి uv కి మార్చాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని కలిగి ఉన్న మనకు క్రొత్త ప్రాంతం పై ఈ సమకలనం కలిగి ఉన్నాము అదే ప్రాంతం అని అర్థం కానీ కొత్త చలరాశుల కోసం u మరియు v కాబట్టి మేము ఇక్కడ వేరే సంజ్ఞామానం R ను ఉపయోగించాము మరియు తర్వాత మేము ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఈ యొక్క uvఫంక్షన్ కోసం x కు మరియు y కోసం ప్రతిక్షేపించాము సహజంగానే dx dy కోసం మనకు ఈ du dv లభిస్తుంది కానీ దీనితో మనం ఇంతకుముందు చర్చించిన మరో అంశం కాబట్టి ఒక చలరాశి విషయంలో లేదా ఆ ధ్రువ కోఆర్డినేట్ విషయంలో మీరు దీనిని r dr dθ గా పొందుతున్నారు కాబట్టి ఇక్కడ ఈ కొన్ని J కారకాలు ఉన్నాయి మరియు మేము ఈ సంపూర్ణ విలువను కూడా తీసుకున్నాము మేము దీని యొక్క రుజువు ద్వారా వెళ్ళడం లేదు ఎందుకంటే ఇది ఒక అంశం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ J ఏమిటి కాబట్టి ఈ J మళ్ళీ జాకోబియన్ అని పిలువబడే వ్యుత్పన్నం కాబట్టి జాకోబియన్ ఇక్కడ xy కి సంబంధించి ఈ u మరియు v లకు ఈ నిర్ణాయక రూపంలో లెక్కించబడుతుంది ఈ పాక్షిక వ్యుత్పన్నం x కు సంబంధించి u మొదటి పదం ఈ పాక్షిక వ్యుత్పన్నం x సంబంధించి v y కి సంబంధించి u మరియు ఇప్పుడు ఈ పాక్షిక వ్యుత్పన్నం y కి సంబంధించి v J x yu v∂x∂u X∂v ∂y∂u ∂y∂v మరియు ఈ J ఇక్కడ పదం మేము దీనిని లెక్కిస్తాము మరియు సంపూర్ణ విలువ ఈ సమకలనం dudv తో ఉంటుంది కనుక ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం ఆపై ఈ యొక్క ఈ పరిమితులు R ఇది ఒకే ప్రాంతం తప్ప మరొకటి కాదు కానీ ఇప్పుడు మనం u మరియు v లను లెక్కించాలి కాబట్టి u మరియు v అనే కొత్త చలరాశులు అవధులను ఇప్పుడు అనుసరిస్తాయి కాబట్టి దీనితో ఇప్పుడు మనం గణించవచ్చు లేదా పాత చలరాశులకు ప్రత్యామ్నాయంగా xy ని కొన్ని సరి అయిన వాటికి ఎందుకంటే మళ్ళీ ఇంటిగ్రాండ్ లేదా సరిహద్దు r ను బట్టి మనకు మరికొన్ని సరి అయిన ప్రత్యామ్నాయం ఉండవచ్చు ఇది సమకలన మూల్యాంకనాన్ని సులభతరం చేస్తుంది కాబట్టి మేము ధ్రువ రూపంలోకి ప్రత్యామ్నాయం చేస్తే ఏమి జరుగుతుందో ఒక నిర్దిష్ట కేసును చూడాలనుకుంటే అంటే x అనేది rcos కు సమానం మరియు y అనేది r కి సమానం కాబట్టి ఆ సందర్భంలో x కు సమానం rcos y కి సమానం r మేము ఇక్కడ ఈ జాకోబియన్ను లెక్కించినట్లయితే J ∂x r ∂x∂θ ∂y∂r ∂y∂θ cos r sin r కాబట్టి మనకు ఈ నిర్ణయాత్మక విలువ r గా ఉంది మరియు ఇప్పుడు కార్టెసియన్ కోఆర్డినేట్లో ఇచ్చిన ఈ సమకలనను ధ్రువ కోఆర్డినేట్కు మార్చవచ్చు మరియు మునుపటి ఉపన్యాసంలో మేము ఇప్పటికే చర్చించాము x rcos మరియు y r sin ని ప్రతిక్షేపిస్తే ఆపై dx dy అవుతుంది r dr dθ మరియు ఈ ప్రాంతం ఇప్పుడు ఈ R అనేది R అవుతుంది సమీకరణల పరంగా ధ్రువ కోఆర్డినేట్ లు r మరియు గా వివరణ చేయబడుతుంది ∬Rfx yDX dy ∬Rf r dr dθ కాబట్టి దీనితో ఇప్పుడు మనం ఈ ఉదాహరణల ద్వారా వెళ్లవచ్చు వీటిలో మనం ఇప్పుడు మొదటిదాన్ని ఉపయోగిస్తాము ఇది ఒక గోళం యొక్క వ్యాసార్థ అష్టాంశ పరిమాణం a కనుగొనుట కాబట్టి ఇక్కడ గోళాన్ని ఉపయోగిస్తున్న మరొక చాలా సరళమైన ఉదాహరణ కాబట్టి గోళం యొక్క సమీకరణం మనకు తెలుసు దాని పరంగా z వర్గం x2y2 మనకు లభిస్తుంది మరియు తరువాత ఇక్కడ ఒక అష్టాంశ పరిమాణం వస్తుంది కాబట్టి మేము ఇక్కడ ప్రాథమికంగా మొదటి అష్టాన్ని పరిశీలిస్తున్నాము కాబట్టి ఈ లిఫ్ట్ పరిమితిని మనం ఇప్పుడు సులభంగా లెక్కించవచ్చు మరియు ఇక్కడ మన ఉపరితలం గోళం ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఈ పరిమాణం పరంగా మనకు సమకలనం ఉన్నది ఇది గోళం నుండి వస్తున్నది ఎందుకంటే ఈ గోళం యొక్క సమీకరణం z2x2y2a2 కాబట్టి ఇక్కడ నుండి మీరు z2 అనేది a2 x2 y2 కి సమానంగా గణించవచ్చు కాబట్టి z ఇక్కడ ప్లస్ అవుతుంది ఎందుకంటే మనం అక్కడ కేవలం ఒక ఆక్టేన్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఈ ఉపరితలం ఉంటుంది లేదా ఇక్కడ అనుకల్య a2 x2 y2 ఉంటుంది మరియు అపుడు S ప్రాంతంపై dx dy వుంటుంది Sa2 x2 y2dx dy కాబట్టి వ్యాసార్థం R వృత్తాకార డిస్క్ కాబట్టి ఇది వృత్తాకార డిస్క్ x2y2a2 యొక్క మొదటి వృత్త పాదంలో ఉంది కాబట్టి ఇది మొదటి వృత్త పాదంలోని వృత్తాకార డిస్క్ మరియు సమకలన కోసం ఈ డొమైన్ను కలిగి ఉన్నాము మరియు ఇప్పుడు మనం మారితే ఈ కార్టెసియన్ కోఆర్డినేట్పై ప్రత్యక్ష మూల్యాంకనం ఖచ్చితంగా కష్టమవుతుంది ఎందుకంటే ఇప్పటికే అనుకల్య కష్టం ఎందుకంటే వృత్తాకార డిస్క్ కారణంగా ఈ వర్గ మూలాలు మళ్లీ కనిపిస్తాయి మరియు మొత్తం గణన కష్టం అవుతుంది కానీ మేము ఈ ధ్రువ కోఆర్డినేట్లకు మారితే x rcos మరియు y rsin ఆ సందర్భంలో ఈ J r అని మనము ఇప్పటికే చూశాము కాబట్టి ఈ అదనపు కారకం dr dθ తో వస్తుంది మరియు అప్పుడు మేము ఆ సాధారణ ఆలోచన కలిగి దానిని మేము a2 x2y2 గా మారుస్తాము అపుడు పదం a2 r2 అవుతుంది మరియు అప్పుడు మేము ఇక్కడ ఈ జాకోబియన్ పదం r dr dθ తోకలిగివుంటాం కాబట్టి మనకు ఇప్పుడు సమకలనం r θ r రూపంలోకి మార్చబడుతుంది మరియు ఈ అదనపు కారకం r వచ్చింది మరియు తరువాత మనకు dr dθ పదం ఉంది Ra2 r2r dr dθ Ra2 r2r dr dθ θ 02r 0aa2 r2r dr dθ 2 1223a2 r232|0ఎ 6a3 మరొక ఉదాహరణ Seyxy xdx dy ఇక్కడ మనం ఈ ప్రత్యామ్నాయాన్ని ఇక్కడ ఉపయోగించుకోవచ్చు eyxy x ఇవ్వబడింది మరియు ఈ ప్రాంతం s ఇక్కడ సరిహద్దుగా ఈ రెండు కోఆర్డినేట్లు కాబట్టి ఇక్కడ x అక్షం మరియు y అక్షం ఆపై మనకు x y 2 రేఖ లేదా కాబట్టి మేము ఈ ఫంక్షన్ను సమకలనచేసే ప్రాంతం e yxy x కాబట్టి అనుకల్యను చూస్తే y xమరియు ఈ x తగిన ప్రత్యామ్నాయం అనిపిస్తుంది కాబట్టి మనం ప్రతిస్తాపన చేస్తే మనం y x మరియు y x కి కూడా క్రొత్త పేరును ఇస్తాము అప్పుడు ఈ సమకలన గణన సులభం అవుతుంది కాబట్టి మేము చలరాశుల నుండి y x u మరియు y x v కి మార్చాము ఆపై ఈ రెండింటిలో x మరియు y ల పరంగా u మరియు v లను కూడా లెక్కించవచ్చు ఉదాహరణకు x vu2 y v u2 కాబట్టి మనకు సంబంధాల నుండి x మరియు y అనేవి u మరియు v పరంగా ఉన్నాయి మరియు మేము జాకోబీన్ పదాన్ని పొందవచ్చు ఎందుకంటే కొత్త సమకలనంలో కొత్త చలరాశులలో ఈ పరివర్తనకు ఇది అవసరం కాబట్టి ఇక్కడ x yu v మనం లెక్కించాలి కాబట్టి x yu v 12 12 12 12 14 14 12 కాబట్టి ఈ సందర్భంలో జాకోబియన్ విలువ 12 కాబట్టి ఇప్పుడు ఈ వేరియబుల్ మార్పు క్రొత్త వేరియబుల్స్అనుగుణమైన క్రొత్త డొమైన్ను ఇప్పుడు మనం చూడాలి u మరియు v లకు కాబట్టి డొమైన్ u మరియు v కోసం సమతలం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రేఖ x అనేది 0 కి సమానం కాబట్టి మనకు రేఖ x అనేది 0 కి సమానం మరియు ఇది x x అనేది 0 కి సమానం మరియు మనకు ఈ y వుంది ఇది 0 కి సమానం మరియు మనం ఇప్పటికే ax y 2 రేఖను కలిగివున్నాం కాబట్టి దీనిని కలిగి ఉన్న మనం ఇప్పుడు క్రొత్త డొమైన్ను చలరాశులు u మరియు vపరంగా చూడాలి కాబట్టి ఈ రేఖ x ఇక్కడ 0 కి సమానం అంటే ఏమివస్తుంది x అనేది 0 కి సమానం అయితే viఅనేది u కి సమానం కాబట్టి ఈ ప్రాంతం ఇప్పుడు మా సమకలనకు క్రొత్తది సరే కాబట్టి ఇప్పుడు మేము ఈ క్రొత్త ప్రాంతం ఆధారంగా కొత్త పరిమితులను u మరియు v పరంగా అంచనా వేయవచ్చు కాబట్టి జాకోబీయన్ 12ని గుర్తుంచుకోండి మరియు మేము ఈ Seyxy xdx dy సమకలనాన్ని లెక్కించబోతున్నాము మరియు మేము yx uమరియు y x v ప్రతిక్షేపిస్తున్నాము మరియు ఇది v మరియు u పరంగా ఇచ్చిన క్రొత్త డొమైన్ కాబట్టి ఈ సమకలనాన్ని కలిగి ఉన్న మనం ఇప్పుడు ఘాతాంక శక్తిని u మరియు vప్రత్యామ్నాయం చేయవచ్చు ఇది u మరియు ఇది v కాబట్టి Seyxy xdx dy Teuv12du dv 12v 02u vveuvdu dv 1202ve 1edv e 1e కాబట్టి సమాకలనం చేయాలనుకుంటున్న మరొక సమస్య 01x2x x2x2y2 dy dx రెండు ధ్రువ కోఆర్డినేట్లను మార్చడం ద్వారామరియు ఇది సహజం ఎందుకంటే అనుకల్య కూడా మద్దతు ఇస్తుంది ధ్రువ కోఆర్డినేట్ను మార్చదానికి సహాయపడుతుంది మరియు బహుశా ఇక్కడ కూడా సహాయపడుతుంది ఎందుకంటే ఇది ఇక్కడ ఒక వృత్తం కాబట్టి ఈ సమకలన యొక్క ఈ ప్రాంతం ఇచ్చిన ఇంటిగ్రల్ y x y 2x x2 x 0 మరియు x 1 ద్వారా ఇవ్వబడుతుంది దీనితో చుట్టుముట్టబడిన ప్రాంతం కాబట్టి x నుండి వృత్తం వరకు కాబట్టి ఇది మేము ఇక్కడ ఉపయోగిస్తున్న ఏకీకరణ ప్రాంతం మరియు మేము ఇప్పుడు ధ్రువ కోఆర్డినేట్ సహాయంతో కవర్ చేయాలి కాబట్టి వృత్తం యొక్క ధ్రువ సమీకరణం కాబట్టి rcos 12r2 1 కాబట్టి ఇక్కడ నుండి మనం దీన్ని సరళీకృతం చేస్తే మనకు లభిస్తుంది r2 2rcos 0 కాబట్టి ఇక్కడ వృత్తం r 2cos కాబట్టి r యొక్క పరిమితులు కూడా ఇప్పుడు స్పష్టంగా ఉన్నాయి r అనేది 0 నుండి 2cos వరకువెళుతోంది కాబట్టి మొదట ఇచ్చిన ఈ ఇంటిగ్రల్ 01x2x x2x2y2dydx కోసం ఇక్కడ ఈ r వర్గానికి మార్చబడుతుంది θ 42r 02cos r2r dr dθ కాబట్టి మనం దీన్ని ఇప్పుడు సులభంగా లెక్కించవచ్చు

కాబట్టి ఈ రెండు వ్యాసార్థాలతో మనకు రెండు వృత్తాలు ఉన్నాయి కాబట్టి ఒకటి x2y2 4 x2y2 9 కాబట్టి వ్యాసార్థం 2 తో మరియు ఇది వ్యాసార్థం 3 తో మరియు మేము ఈ ప్రాంతాన్ని ఇక్కడ అంచనా వేయాలనుకుంటున్నాము కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా ఈ సందర్భంలో అనుకల్య ధ్రువ కోఆర్డినేట్కు మారుతున్న కారణంగా మరియు ఈ రెండు వృత్తాలతో సరిహద్దులుగా ఉన్న ప్రాంతం కారణంగా మాకు సహాయపడుతుంది కాబట్టి ధ్రువ కోఆర్డినేట్కు మార్చడం ద్వారా పరిమితులను పొందడానికి ఇది ఇప్పుడు చాలా సులభం ఎందుకంటే x rcos Y r J rమరియు అప్పుడు ఈ ఇంటిగ్రల్ I02π23r R dr dθ 02πr3323dθ 27 832π 383 చూడండి స్లయిడ్ సమయం 3118 కాబట్టి మనం చలరాశుల యొక్క ఈ మార్పు డబుల్ ఇంటిగ్రల్ యొక్క మూల్యాంకనం యొక్క మరొక ముఖ్యమైన అంశం మరియు ధ్రువ కోఆర్డినేట్కు మార్చడం ఒక ప్రత్యేక సందర్భం అని ఇప్పుడు చూశాము కానీ మేము ఇతర సందర్భాలను చూశాము ఇక్కడ రెండు వేర్వేరు చలరాశులను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా ఇంటిగ్రల్ డొమైన్ను సులభతరం చేస్తుంది మరియు అనుకల్య కూడా సులభం అవుతుంది కాబట్టి ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి ఉపయోగించిన సూచనలు ఇవి ధన్యవాదాలు